మనము గత సెషన్లో గుర్తుంచుకుంటే సంప్రదాయవాదం అనే అంశంపై చర్చను ప్రారంభించాము సంప్రదాయవాదం అంటే ఏమిటో చాలా క్లుప్తంగా ఎవరైనా చెప్పగలరా సంప్రదాయవాదం అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి నష్టాన్ని కైనా మనం నిధులు కేటాయించాలి నష్టం ఖచ్చితంగా జరగకపోయినా కేవలం ఆస్కారం ఉన్నా నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి లాభం వచ్చే అవకాశం ఉన్నా అది ఖచ్చితంగా తెలియకపోతే దాన్ని పరిగణనలోకి తీసుకోము కాబట్టి అకౌంటెంట్లు చాలా వివేకవంతమైన మార్గం లేదా సాంప్రదాయిక మార్గాన్ని అనుసరిస్తారు మరియు సాధారణంగా రెండు విలువలు అందుబాటులో ఉన్నప్పుడు తక్కువ విలువను కేటాయిస్తారు దీనికి రెండు ఉదాహరణలు చూశాము ఒకటి సాంప్రదాయిక భావన యొక్క అనువర్తనం కారణంగా కొన్న ధర లేదా మార్కెట్ విలువ ఏది తక్కువగా ఉందో ఆ విలువను ముగింపు స్టాక్ విలువగా ఎంచుకోవాలి రెండవది తరుగుదల దీన్ని ప్రతి సంవత్సరం కేటాయించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీలో చాలామంది మీ వార్షిక నివేదికను చదివారు ఆర్థిక నివేదికలను చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తరువాత నోట్ నంబర్ 1 లో కంపెనీ ముఖ్యమైన అకౌంటింగ్ పాలసీలను పేర్కొంటుంది దయచేసి ఆ అకౌంటింగ్ విధానాలను చదివి అర్థం చేసుకోండి వాటిలో చాలా అకౌంటింగ్ విధానాలు సాంప్రదాయిక భావనపై ఆధారపడి ఉంటాయి దయచేసి వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి స్టాక్ మరియు తరుగుదల యొక్క మూల్యాంకనానికి రెండు ఉదాహరణలు ఇచ్చాము అయితే మీరు జాగ్రత్తగా చదివితే మరికొన్ని ఉదాహరణలు కనుగొనవచ్చు కాబట్టి నేటి సెషన్తో ముందుకు వెళ్దాం గత సెషన్లో తరుగుదలపై చర్చ ప్రారంభించాము మొదట మనము తరుగుదలని ఎలా నిర్వచించాలి విలువ తగ్గింపు అనేది పేరు సూచించినట్లుగా విలువలో నష్టం కానీ ఇది స్థిర ఆస్తుల విలువలో నిరంతర మరియు క్రమంగా జరిగే నష్టం జాబితా లేదా పెట్టుబడి వంటి ఇతర ఆస్తుల విషయంలో విలువలు పైకి క్రిందికి వెళ్ళవచ్చు కానీ స్థిర ఆస్తి విషయంలో మాత్రం కొనుగోలు చేసిన తేదీ నుండి అది తీసివేయబడిన తేదీ వరకు ఆస్తి విలువ నిరంతరం పడిపోతుంది ఆ పతనాన్ని తరుగుదల అంటారు కాబట్టి ఇది ప్రధానంగా నాలుగు కారణాల వల్ల ఆస్తి విలువలో క్రమంగా మరియు నిరంతర పతనం జరుగుతుంది ఆ నాలుగు కారణాలు మీకు గుర్తున్నాయా మీలో చాలా మందికి గుర్తుందని నా అభిప్రాయం ఆ కారణాలు సమయం ముగియడం అధిక వాడకం వాడుకలో లేకపోవడం మరియు అలసట ముఖ్యంగా మొదటి మూడు కారణాలు చాలా ఆస్తులకు వర్తిస్తాయి నాల్గవది అలసట ఇది ఏ ఆస్తికి వర్తిస్తుంది ఇది గని వంటి ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది తరుగుదల పద్ధతులు కూడా చర్చించాం ఇప్పుడు ఏదైనా తరుగుదల లెక్కించడానికి మనకు మూడు ముఖ్యమైన అంచనాలు అవసరం మొదటిది ఎక్కువగా వాస్తవమైనది అది ఆస్తి కొనడానికి చేసిన ఖర్చు ఆపై ఉపయోగకరమైన జీవితాన్ని అంచనా వేయడం మరియు స్క్రాప్ విలువ యొక్క అంచనా వేయడం ఈ మూడింటి ఆధారంగా మనము ప్రతి స్పష్టమైన మరియు కనిపించని ఆస్తికి వార్షిక తరుగుదలని లెక్కించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు వాటిని లెక్కించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అయితే వీటిలో నాలుగు పద్ధతులు మనం చర్చించబోతున్నాము మొదటి రెండు చాలా ముఖ్యమైనవి సరళ రేఖ మరియు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి గత సెషన్లో మనము సరళ రేఖ గురించి చర్చించాము సరళ రేఖ పద్ధతి అంటే మీకు గుర్తుందా నేను మీకు చాలా సరళమైన ఉదాహరణ ఇస్తాను మనము ఒక ఆస్తిని అంటే ఒక యంత్రాన్ని రూ లక్ష కు కొన్నామని అనుకోండి దాని ఉపయోగకరమైన జీవితం 4 సంవత్సరాలు స్క్రాప్ విలువ 10000 అని అనుకోండి ప్రతి సంవత్సరం తరుగుదల ఎంత 1 లక్ష మైనస్ 10000 అంటే 90000 ను 4 సంవత్సరాల వ్యవధిలో విభజన చేయాలి కాబట్టి మనము 90000 ను 4 తో భాగిస్తే 22500 ఇదే సంవత్సరానికి తరుగుదల ఈ విధంగా తరుగుదలను లెక్కించడాన్ని సరళ రేఖ పద్ధతి అంటారు మీరు సూత్రాన్ని స్క్రీన్ పై చూడవచ్చు తరుగుదల ఆస్తి మైనస్ స్క్రాప్ విలువ ఉపయోగకరమైన జీవితం ఇప్పుడు దీనివల్ల ఏమి జరుగుతుంది అంటే తరుగుదల విలువ స్థిరాస్తి యొక్క ఉపయోగకరమైన జీవితమంతా స్థిరంగా ఉంటుంది రెండవ పద్ధతిని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి గా తీసుకుంటాము రెండవ సంవత్సరంలో తరుగుదల రిటెన్ డౌన్ వాల్యూ 25 అంటే 75000 25 శాతము మూడవ సంవత్సరంలో ఇది రూ 75000 మైనస్ రెండవ సంవత్సరంలో తరుగుదల x 25 ఈ విధంగా రిటెన్ డౌన్ వాల్యూ అని అంటారు గత సెషన్ లో రెండు పద్ధతుల పోలికతో చర్చను నిలిపివేసాము సరళ రేఖ మరియు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి ఇప్పుడు రెండు పద్ధతుల మధ్య మీ అభిప్రాయం ప్రకారం ఏ పద్ధతి మంచిది సరళతను ఇష్టపడే వారు సరళ రేఖ సరళమని అంటారు సరళ రేఖ యొక్క కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి లో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి లో ఏమి జరుగుతుంది అంటే తరుగుదల విలువ దాని ఉపయోగకరమైన జీవిత కాలంలో వస్తుంది మునుపటి సంవత్సరంలో తరుగుదల ఎక్కువ తరువాతి సంవత్సరంలో తరుగుదల తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రతి సంవత్సరం మరమ్మత్తు ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే యంత్రం పాతది అవుతోంది కాబట్టి ప్రారంభ సంవత్సరాల్లో ఎక్కువ తరుగుదల మరియు తరువాతి సంవత్సరాల్లో తక్కువ తరుగుదల వసూలు చేయడం మంచిది ఎందుకంటే ప్రారంభ సంవత్సరాల్లో మరమ్మత్తు తక్కువగా ఉంటుంది కానీ తరుగుదల ఎక్కువగా ఉంటుంది తరువాతి సంవత్సరాల్లో మరమ్మత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మరమ్మత్తు ఖర్చుల కొరకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టడానికి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి ఉపయోగపడుతుంది ప్రారంభ సంవత్సరాల్లో యంత్రము విలువలో గణనీయమైన నష్టం ఉంటుంది ఈ పద్ధతిలో ఈ విషయం బ్యాలెన్స్ షీట్లో బాగా ప్రతిబింబిస్తుంది అందువల్ల ఆదాయపు పన్ను చట్టం కంపెనీలలో C ని మాత్రమే అనుమతిస్తుంది కంపెనీస్ యాక్ట్ లో రెండు పద్ధతులు అనుమతించబడతాయి సరళ రేఖ అలాగే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి మీరు ఎంచుకున్న మీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదువుతుంటే దయచేసి వారి తరుగుదల షెడ్యూల్ చదవండి తరుగుదల షెడ్యూల్లో వారు ఉపయోగించే పద్ధతి మరియు వారు వసూలు చేస్తున్న తరుగుదల రేటు గురించి ప్రస్తావిస్తారు మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం స్క్రీన్ పై ఉన్న ఫార్ములా చూడండి ఈ ఫార్ములాను ఉపయోగించి మనం జనరేషన్లో తరుగుదలను లెక్కించాము ఇప్పుడు మెషిన్ అవర్ మెథడ్ అని పిలువబడే మూడవ పద్ధతికి వెళ్దాం కొన్ని యంత్రాల విషయంలో మీరు యంత్రాన్ని ఎన్ని గంటలు ఉపయోగిస్తారనే దానిపై దాని జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి తరుగుదల కూడా యంత్రము యొక్క పని గంటలను బట్టి లెక్కించబడే జీవితానికి అనుగుణంగా లెక్కించబడుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి యంత్రం ఖర్చు 5 లక్షలు మరియు అంచనా వేసిన పని గంటలు 40000 స్క్రాప్ విలువ 10000 అనుకోండి ఇప్పుడు మనకు యంత్రం యొక్క సమర్థవంతమైన పని గంటలు తెలుసు 1 2 సంవత్సరాల్లో అది 5000 గంటలు 3 5 సంవత్సరాల్లో ఇది 7000 గంటలు మరియు 6 7 సంవత్సరాల్లో ఇది 3000 గంటలు ఇప్పుడు మీరు తరుగుదలని ఎలా లెక్కించాలి ఇప్పుడు మనకు యంత్రము ఖర్చు ఐదు లక్షలు అని తెలుసు మరియు అంచనా వేసిన పని గంటలు 40000 అని కూడా తెలుసు స్క్రాప్ విలువ రూ 10000 అని కూడా తెలుసు కాబట్టి సరళ రేఖ పద్ధతి లో ప్రతి సంవత్సరం ఏకరీతిగా తరుగుదల వసూలు చేయడం లేక రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి లో ఒక నిర్దిష్ట రేటుకు తరుగుదల వసూలు చేయడానికి బదులుగా వేరే పద్ధతి ఉపయోగిస్తున్నాం మనము ఇప్పుడు పని గంటలను ప్రాతిపదికగా తీసుకుంటాము మరియు ఆ నిర్దిష్ట సంవత్సరంలో పని గంటల ఆధారంగా తరుగుదలని లెక్కిస్తాము ఉదాహరణకు మొత్తం పని గంటలు 40000 అని మనకు తెలుసు ఇప్పుడు యంత్రం ఖర్చు 5 లక్షలు మైనస్ స్క్రాప్ విలువ 10000 అంటే ప్రాథమికంగా మనం రూ 490000 ను యంత్రం ఉపయోగకరమైన జీవితంపై తగ్గించాలి 1 మరియు 2 సంవత్సరాల్లో ఇది ఇంకా స్థిరపడటానికి కొత్త యంత్రం కాబట్టి ఉపయోగకరమైన గంటలు లేదా ఉపయోగకరమైన గంటలు 5000 మాత్రమే కాబట్టి 5000 40000 490000 అంటే 1 మరియు 2 సంవత్సరాల్లో తరుగుదల రూ మీకు అర్థం అవుతున్నదా ఇప్పుడు 3 వ సంవత్సరంలో 3 నుండి 5 సంవత్సరాల వరకు ఇప్పుడు తరుగుదల మొత్తం 5 లక్షల మైనస్ 10000 అంటే 490000 3 నుండి 5 సంవత్సరంలో అంచనా గంటలు 7000 కాబట్టి 7000 ని 40000 తో భాగించి 490000 తో గుణించాలి కాబట్టి 3 నుండి 5 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రూ 85750 తరుగుదలకు కేటాయించాలి 6 నుండి 8 సంవత్సరాలకు ఇప్పుడు యంత్రం పాతదిగా మారింది కాబట్టి సంవత్సరానికి ఉపయోగకరమైన గంటలు 3000 మాత్రమే ఇప్పుడు 3000 గంటలని 40000 గంటలతో భాగించి 490000 తో గుణిస్తే 36750 వస్తుంది కాబట్టి 6 నుండి 8 సంవత్సరంలో వార్షిక తరుగుదల 36750 మాత్రమే మీకు అర్థం అవుతున్నది కదా కాబట్టి ఈ పద్ధతిలో స్థిరాస్తి యొక్క తరుగుదలను క్రమేణా తగ్గించే బదులు మనము దాని వినియోగాన్ని బట్టి తరుగుదలను లెక్కిస్తున్నాము కాబట్టి ఒక సంవత్సరంలో మీరు యంత్రాన్ని ఎన్ని గంటలు ఉపయోగిస్తారో తదనుగుణంగా తరుగుదల వసూలు చేయబడుతుంది మీకు అర్థమైందా దీనిని మెషిన్ అవర్ పద్ధతి అని పిలుస్తారు మరియు నాల్గవది మనం చర్చించబోయేది ప్రొడక్షన్ యూనిట్ పద్ధతి ఇప్పుడు ప్రొడక్షన్ యూనిట్ పద్ధతిలో మనము వార్షిక ఉత్పత్తిని పరిగణలోకి తీసుకుంటాము మరియు ఆ సంవత్సరంలో ఉత్పత్తి ఆధారంగా తరుగుదల వసూలు చేయబడుతుంది ఇప్పుడు మనం ఉపయోగించే ఫార్ములా పైన చూపబడింది నిర్దిష్ట కాలానికి ఉత్పత్తి చేసిన యూనిట్ల ను అంచనా వేసిన మొత్తం ఉత్పత్తి తో భాగిస్తాము ఆ మొత్తాన్ని ఆస్తి సముపార్జన ఖర్చుతో గుణిస్తాము అంటే ఉత్పత్తి కనుగుణంగా తరుగుదల ఉంటుంది ఈ ఉదాహరణను చూద్దాం కాబట్టి స్థిరాస్తి ఖర్చు 30000 అంచనా మొత్తం ఉత్పత్తి 4000 యూనిట్లు స్క్రాప్ విలువ రూ 2000 కాబట్టి ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకోవలసిన ఆస్తి విలువ 30000 మైనస్ స్క్రాప్ విలువ 2000 అంటే 28000 అన్నమాట అంటే ఆస్తి విలువ రూ 28000 ఉత్పత్తి చేసిన యూనిట్లు 4000 ఇప్పుడు ఈ 4000 యూనిట్లు ఈ దిగువ పద్ధతిలో మూడేళ్ళ కాలంలో ఉత్పత్తి చేయబడ్డాయి 1 వ సంవత్సరంలో అంచనా 2000 యూనిట్లు 2 వ సంవత్సరం లో 1500 యూనిట్లు మరియు 3 వ సంవత్సరంలో 500 యూనిట్లు కాబట్టి మనం లెక్కించే తరుగుదల 4000 యూనిట్లకు యూనిట్ల అంచనాల ప్రకారం మనము దానిని విస్తరిస్తాము కాబట్టి 1 వ సంవత్సరంలో తరుగుదల లెక్కించడం కోసం మనం 2000 యూనిట్లను ను 4000 యూనిట్లతో భాగించి 30000 మైనస్ స్క్రాప్ విలువ 2000 అంటే 28000 తో గుణిస్తే రూ 14000 వస్తుంది అంటే ఒకటవ సంవత్సరానికి తరుగుదల రూ 14000 గా అంచనా వేయబడింది 2 వ సంవత్సరంలో ఫార్ములా అదే ఉంటుంది అంటే రెండో సంవత్సరంలో ఉత్పత్తి చేసిన 1500 యూనిట్లను మొత్తం ఉత్పత్తి చేసిన 4000 యూనిట్లతో భాగించి 28000 తో గుణిస్తే రూ 10500 వస్తుంది అంటే రెండో సంవత్సరంలో తరుగుదల రూ ఇప్పుడు మీరు దీన్ని 3 వ సంవత్సరానికి తరుగుదల లెక్కించు గలరా మరోసారి చూడండి కాబట్టి 30 మైనస్ 2 అంటే ప్రాథమికంగా రూ 28000 ను 4000 యూనిట్లతో భాగించాలి 3 వ సంవత్సరంలో ఉత్పత్తి చేసిన యూనిట్లు కేవలం 500 మాత్రమే కాబట్టి మీరు దీన్ని మౌఖికంగా కూడా లెక్కించవచ్చు 28000 4000 x 500 స్క్రీన్ పైన లెక్క చూడండి ఈ యంత్రానికి సంవత్సరానికి తరుగుదల రూ మీకు అర్థం అయిందా మరికొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ అవి ఎక్కువ వినియోగంలో లేవు సరళ రేఖ మరియు సమతుల్యతను తగ్గించే మొదటి రెండు పద్ధతులు చాలా ముఖ్యమైన పద్ధతులు మరియు దాదాపు అన్ని కంపెనీలు రెండింటిలో దేనినైనా ఉపయోగిస్తాయి ముఖ్యంగా సమతుల్యతను తగ్గించే రెండవ పద్ధతి చాలా ముఖ్యమైనది చాలా కంపెనీలు ఉపయోగిస్తున్నాయి మరియు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించడం తప్పనిసరి మూడవ మరియు నాల్గవ పద్ధతి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉపయోగపడతాయి అందుకే నేను ఈ ప్రత్యేక సెషన్లో దాన్ని కవర్ చేసాను కాబట్టి దీనితో తరుగుదలపై మన చర్చ ముగిసింది మీరు ఎంచుకున్న సంస్థలో తరుగుదల షెడ్యూల్ను చూడమని నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను మరియు అది మీకు మరికొన్ని ఇన్పుట్లను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు తరుగుదల గురించి చర్చించడం పూర్తి అయింది కాబట్టి వార్షిక నివేదికలో ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాం నేను ప్రతి సెషన్లోనూ మీకు చెప్తున్నాను మీరు ఒక సంస్థను ఎంచుకోండి ఆ సంస్థ యొక్క వార్షిక నివేదికను చూడండి మరియు మనము చర్చించేటప్పుడు ఆ సంస్థ ప్రచురించిన స్టేట్మెంట్లను చూడండి మనం చర్చించిన అంశాలను అందులో గమనించండి ఇప్పుడు ఇక్కడ నేను మీకు టాటా మోటార్స్ వార్షిక నివేదిక నుండి ఒక భాగాన్ని చూపిస్తున్నాను తద్వారా ఇది ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మనము బ్యాలెన్స్ షీట్ విభాగంలో ఉన్నాము బ్యాలెన్స్ షీట్లో మీరు ఆస్తులను చూడవచ్చు ఇది కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను ఫాంట్ కొద్దిగా చిన్నది అయినప్పటికీ టాటా మోటార్స్ వార్షిక నివేదికలో ఇది వాస్తవంగా ఇలాగే ఉన్నది ఇక్కడ మీరు ఐటమ్ లో ఆస్తి ప్లాంట్ మరియు సామగ్రిని చూడవచ్చు తరుగుదల గురించి చర్చిస్తున్నప్పుడు ఇది మనము చర్చిస్తున్న విషయం నాన్ కరెంట్ ఆస్తులలో ఆస్తి జాబితా పేర్కొనబడుతుంది మరియు ప్రతి ఆస్తి యొక్క వివరణ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రాపర్టీ ప్లాంట్ మరియు పరికరాలు వివరించబడ్డాయి ఇప్పుడు చివరికి మీరు చూస్తే ఆస్తి రకం మరియు అంచనా వేసిన ఉపయోగకరమైన జీవితాన్ని చూపించే పట్టిక ఉంది ఇది చాలా ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే తరుగుదల లెక్కింపు కోసం మనము ఒక నిర్దిష్ట ఆస్తి యొక్క ఉపయోగకరమైన జీవితాన్ని అంచనా వేయాలనుకుంటున్నాము మరియు అది తరుగుదల గణనకు ఆధారం అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు వివిధ రకాల ఆస్తులు భవనం తరువాత రోడ్లు వంతెనలు మరియు కల్వర్టులను చూడవచ్చు వీటి జీవితకాలం 4 నుండి 6 సంవత్సరాలు గా పేర్కొనబడింది తర్వాత ప్లాంట్ మెషినరీ పరికరాలు వీటి జీవితకాలం 3 నుండి 30 సంవత్సరాలు గా పేర్కొనబడింది కంప్యూటర్లు మరియు దానికి సంబంధించిన ఆస్తులు 3 నుండి 6 సంవత్సరాలు వాహనాలు 3 నుండి 11 సంవత్సరాలు ఫర్నిచర్ మొదలైన వాటి జీవితకాలం 3 నుండి 21 సంవత్సరాలు కాబట్టి జీవిత కాలాన్ని చాలా సుదీర్ఘకాలం నిర్ణయించారు కానీ ఒక నిర్దిష్ట తరగతి ఆస్తుల కోసం వారు ఉపయోగకరమైన జీవితాన్ని నిర్వచించారు ఇప్పుడు ఈ నిర్వచనం ఆధారంగా ఒక నిర్దిష్ట ఆస్తి కి వారు ఉపయోగకరమైన జీవితాన్ని నిర్ణయిస్తారు తరువాత వారు తరుగుదల వంటి కొన్ని పదాలకు నిర్వచనాలు ఇచ్చారు అలాగే చిత్రంలోని ఇతర పదాలకు కూడా నిర్వచనాలు ఇచ్చారు కాబట్టి తరుగుదల అంటే ఏమిటో మీకు గుర్తుందని నేను నమ్ముతున్నాను ఇది ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆస్తి విలువలో నష్టం లేదా తగ్గింపు ఇప్పుడు ఆ ఆస్తి యొక్క తరుగుదల 1 వ సంవత్సరానికి 10000 అని చెప్పబడింది 2 వ సంవత్సరానికి సంవత్సరం 8000 3 వ సంవత్సరానికి 4000 అని తెలిసింది అప్పుడు మనం తరుగుదలను ప్రతి సంవత్సరం గత సంవత్సరం తరుగుదల తో కూడాలి కాబట్టి 1 వ సంవత్సరంలో ఇది 10 అవుతుంది 2 వ సంవత్సరంలో ఇది 10 ప్లస్ 8 18 అవుతుంది 3 వ సంవత్సరంలో ఇది 18 ప్లస్ 4 22 అవుతుంది అదే విధంగా మొత్తం తరుగుదల లేదా కూడబెట్టిన తరుగుదల లెక్కించబడుతుంది మరియు దానిని బ్యాలెన్స్ షీట్లో వెల్లడించాలి ఆ తరువాత తరుగుదల వ్యయం అని పిలువబడే ఒక అంశం ఉంది తరుగుదల వ్యయం ఆ నిర్దిష్ట సంవత్సరానికి తరుగుదలని సూచిస్తుంది మరియు ఇక్కడ ఇచ్చిన చివరి అంశం సాల్వేజ్ విలువ సాల్వేజ్ విలువ అంటే స్క్రాప్ విలువ ఇది సంస్థ లో ఒక స్థిరాస్తి నిరుపయోగమైనప్పుడు దాన్ని అమ్మి వేస్తే వచ్చే విలువను సాల్వేజ్ విలువగా పిలుస్తారు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది పైన స్క్రీన్ లో ఉన్న అంశం చదవడం చాలా కష్టం అని నాకు తెలుసు కాని నేను ఇక్కడ ఇచ్చాను ఎందుకంటే ఒక సంస్థ వార్షిక నివేదిక వాస్తవంగా ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుస్తుంది వార్షిక నివేదిక సంస్థ యొక్క ఆస్తులతో మొదలవుతుంది తర్వాత ఆస్తుల వర్గీకరణ ఉంటుంది భూమి భవనం ప్లాంట్ మరియు పరికరాలు ఫర్నిచర్ మొదలైనవి ఇప్పుడు ఏప్రిల్ 1 2016 నాటికి ప్రారంభ బ్యాలెన్స్ విలువ తెలుస్తుంది కాబట్టి మనము అన్ని ఖర్చులను పరిగణించాము అప్పుడు అన్ని పేరుకుపోయిన తరుగుదల లాంటిదే ఇప్పుడు మరికొన్ని విషయాలు ఇప్పుడు ఇది కనిపించని ఆస్తులకు సంబంధించినది ఇప్పుడు ఇది సద్భావన అంటే గుడ్ విల్ గురించి ముఖ్యమైన అసంపూర్తి ఆస్తులలో గుడ్ విల్ ఒకటి ఇప్పుడు కంపెనీ ఇతర ఆస్తులను సంపాదించినప్పుడు ఏమి జరుగుతుంది అది ఆ ఆస్తి యొక్క సరసమైన విలువ కంటే ఎక్కువ చెల్లించవచ్చు మీరు 15 కోట్ల విలువైన ఆస్తులను కొంటున్నారని అనుకుందాం కాని మీరు దానికి 18 కోట్లు చెల్లిస్తున్నారని అనుకుందాం కాబట్టి మీరు 18 మైనస్ 15 3 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు మీరూ చెల్లించిన 3 కోట్లు గుడ్ విల్ గా పరిగణించబడుతుంది గుడ్విల్ యొక్క మరొక వర్గం ఉంది దీనిని స్వీయ ఉత్పత్తి చేసిన గుడ్విల్ అని పిలుస్తారు కాని ఇది బ్యాలెన్స్ షీట్లో వెల్లడించబడలేదు బ్యాలెన్స్ షీట్లో బహిర్గతం చేయబడిన వాటిని కొనుగోలు చేసిన గుడ్విల్ అని పిలుస్తారు ఇది బ్యాలెన్స్ షీట్లో కనిపించని ఆస్తిగా వర్గీకరించబడుతుంది కాబట్టి ఇక్కడ మనము కొనుగోలు చేసిన గుడ్విల్ చూస్తున్నాము మొదట గుడ్విల్ యొక్క నిర్వచనం ఇవ్వబడింది తరువాత బ్యాలెన్స్ షీట్లో గుడ్విల్ విలువ వెల్లడించబడింది మీరు ఇక్కడ చూడవచ్చు ఆస్తుల క్రింద నాన్ కరెంట్ ఆస్తులు క్రింద ఐటమ్ సి లో గుడ్విల్ అంశం పేర్కొనబడింది ఇప్పుడు మీరు కొంచెం ముందుకు వెళితే గుడ్ విల్ కోసం ఇవ్వబడిన వర్కింగ్ టేబుల్ ఉంది ఇది స్పష్టమైన ఆస్తికి సమానంగా ఉంటుంది కానీ కొద్దిగా భిన్నంగా ఉంటుంది ప్రారంభం లో మొదట బ్యాలెన్స్ ఉంటుంది తరువాత బలహీనత ఉంటుంది అంటే ఆస్తి దాని విలువను కోల్పోతే దానిని బలహీనత అంటారు కాబట్టి కొంత మొత్తాన్ని బలహీనతకు కేటాయిస్తారు కరెన్సీ అనువాద వ్యత్యాసాలు ఉన్నాయి ఎందుకంటే గుడ్ విల్ ఒక్కోసారి విదేశీ కరెన్సీలో ఉండవచ్చు మరియు చివరికి బ్యాలెన్స్ ఉంది బలహీనత అంటే ఏమిటో మీరు ఇక్కడ చూడవచ్చు గుడ్ విల్ ఉన్న నగదు ఉత్పత్తి యూనిట్లు ఏటా బలహీనత కోసం పరీక్షించబడతాయి కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్ట యూనిట్ లేదా వ్యాపారం యొక్క నిర్దిష్ట భాగం నగదును ఉత్పత్తి చేయగలదని ఊహిస్తూ మీరు కొంత మొత్తాన్ని గుడ్ విల్ గా చెల్లించారు ఆ వ్యాపారానికి ఇకపై ఆ సామర్థ్యం లేకపోతే తరుగుదల ఇకపై వర్తించదు ఇటువంటి సందర్భాల్లో తరుగుదల ను రైట్ ఆఫ్ చేస్తాము లేదా బ్యాలెన్స్ షీట్ నుండి దాని విలువ తొలగించబడుతుంది ఆ ప్రక్రియను బలహీనత అని పిలుస్తారు ఇప్పుడు మరింత స్పష్టమైన ఆస్తులకు వెళ్తాము కాబట్టి ఇతర అసంపూర్తి ఆస్తులు నన్ను క్షమించండి కాబట్టి ఇక్కడ గుడ్విల్ తర్వాత ఆస్తులలో ఇతర అసంపూర్తి ఆస్తులు అనే అంశాన్ని చూశారు మనము ఇప్పటికే అసంపూర్తి ఆస్తులు గురించి చర్చించాము అసంపూర్తి లేదా కనిపించని ఆస్తులు అంటే మీరు తాకలేని లేదా అనుభూతి చెందలేని ఆస్తులు ఇప్పుడు ఈ ఆస్తులను కూడా రుణమాఫీ చేయవలసి ఉంది అవి తరుగుదల చెందాలి కాని ఇక్కడ అవి అసంపూర్తిగా ఉన్నందున అవి రుణమాఫీ చేయబడుతున్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఆస్తి యొక్క వర్గం మరియు అంచనా వేసిన ఉపయోగకరమైన జీవితాన్ని చూడవచ్చు కాబట్టి పేటెంట్ల కోసం ఇది 2 నుండి 12 సంవత్సరాలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోసం ఇది 1 నుండి 8 సంవత్సరాలు అప్పుడు డీలర్ నెట్వర్క్ కోసం ఇది 20 సంవత్సరాలు మరియు మేధో సంపత్తి హక్కుల కోసం ఇది 3 నుండి 10 సంవత్సరాలు కాబట్టి మీకు తేడా తెలుస్తున్నది అని నేను ఆశిస్తున్నాను గుడ్ విల్ కోసం ప్రత్యేకంగా అంచనా వేసిన ఉపయోగకరమైన జీవితం లేదు ఇది శాశ్వతంగా ఉంటుంది మీరు దానిని బలహీనత కోసం పరీక్షిస్తారు ఒక నిర్దిష్ట వ్యాపారం లేదా ఉత్పత్తి దాని విలువను కోల్పోతే అప్పుడు మనము గుడ్ విల్ ని రైట్ ఆఫ్ చేస్తాము దీనిని బలహీనత అని పిలుస్తాము కాని ఇతర అసంపూర్తి ఆస్తుల కోసం రుణ విమోచన అని పిలువబడే తరుగుదలని మనము వసూలు చేస్తాము తరుగుదల విలువ ని ఎలా లెక్కిస్తామో అలాగే రుణ విమోచన కూడా లెక్కిస్తాము కాబట్టి మీకు అంచనా వేసిన జీవిత కాలం అవసరం కాబట్టి అంచనా వేసిన జీవిత కాలం ఇవ్వబడుతుంది ఇప్పుడు మరో పని పట్టిక ఉంది ఫాంట్ చిన్నది కానీ మీరు ఒక్కసారి చూడవచ్చు ఇతర అసంపూర్తిగా ఉన్న ఆస్తుల కోసం వర్కింగ్ టేబుల్ పేర్కొనబడింది కాబట్టి స్పష్టమైన ఆస్తుల మాదిరిగానే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎడిషన్స్ తో మొదలవుతుంది మరియు తరువాత పేరుకుపోయిన తరుగుదల లెక్కించబడుతుంది మరియు మనకి తుది విలువ వస్తుంది మరో ఎగ్జిబిట్ ఉంది ఇది వార్షిక నివేదిక పేజీ 155 యొక్క సారాంశం ఇప్పుడు ఇక్కడ ఫైనల్ డిస్క్లోజర్ ఇవ్వబడింది కాబట్టి ఆస్తి ప్లాంట్ మరియు పరికరాలు అంటే స్పష్టమైన ఆస్తులు మొత్తం మరియు గుడ్ విల్ మరియు ఇతర అసంపూర్తిగా ఉన్న ఆస్తులు మొత్తం మీకు ఇస్తుంది ఇది స్పష్టంగా కనిపించకపోతే టాటా మోటార్స్ వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకుని చూడాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు మీ ఎంచుకున్న సంస్థ యొక్క వార్షిక నివేదికను కూడా చూస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అయినా నేను మీకు నివేదిక చూపిస్తున్నాను ఎందుకంటే మీరు దీన్ని చూసినప్పుడు మీకు దాని పై అవగాహన ఉంటుంది ఇక్కడ కొన్ని టర్మ్ బాక్స్లు వాటిలో కొన్ని పదాలు రుణ విమోచన వంటివి ఇవ్వబడ్డాయి ఇది తరుగుదల లాంటిది రుణ విమోచన వ్యయం సంవత్సరంలో రుణమాఫీని సూచిస్తుంది మరియు పేరుకుపోయిన తరుగుదల వలె పేరుకుపోయిన రుణమాఫీ ఉంది కాబట్టి ఇది 2016 2017 లో టాటా మోటార్స్ వార్షిక నివేదిక యొక్క వాస్తవ సారం దయచేసి దీనిని పరిశీలించండి ఇప్పుడు మీకు తరుగుదల గురించి స్పష్టమైన అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను